ఈ మాడ్యూల్కు స్వాగతం మరియు ఇది 6 వ తరగతి కాబట్టి మునుపటి తరగతులలో మనం ఏమి చేసామో త్వరగా గుర్తుకు తెచ్చుకుందాం సెన్సార్ రూపకల్పన కోసం ప్రక్రియ ప్రవాహాన్ని మీరు త్వరగా ఎలా తెలుసుకోగలుగుతారు ఇది ASUA12 వెల్ లో ఒక ఇంటర్డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లు కాదా లేదా అది గ్యాస్ సెన్సార్ కాదా కాబట్టి చివరకు మాస్ ఫెట్ ను ఫ్యాబ్రికేట్ చేసే ప్రక్రియ ఏమిటో మీరు నేర్చుకోవాలి సరైనది కాబట్టి ఇప్పటి వరకు మనం చూసినది ఏమిటంటే మీరు సిలికాన్ వేఫర్ ను తీసుకుంటే మనం చేస్తున్న మొదటి దశ ఆక్సీకరణం కాబట్టి మరియు మాస్ ఫెట్ రూపకల్పన కోసం వివిధ దశలలో ఆక్సీకరణ లేదా ఆక్సైడ్ల అనువర్తనాన్ని మనం చూశాము ఇది ఫీల్డ్ ఆక్సైడ్ను ఉపయోగిస్తుంది దీనిని గేట్ ఆక్సైడ్ గా ఉపయోగిస్తారు కాబట్టి సిలికాన్ డయాక్సైడును పెంచే పద్ధతులు ఏమిటి మనం చూసినది ఎల్పిసివిడి ని మనం చూశాము పిఇసివిడి ని మనం చూశాము ఎల్పిసివిడి లో ప్రెషర్ కెమికల్ వేపర్ డిపాసిషన్ తప్ప మరొకటి కాదు PECVD అనేది ప్లాస్మా ఎన్ హాన్స్ డ్ కెమికల్ వేపర్ డిపాసిషన్తప్ప మరొకటి కాదు కాబట్టి ఫిసికల్ వేపర్ డిపాసిషన్ మరియు మళ్ళీ కెమికల్ వేపర్ డిపాసిషన్ లు ఏమిటి అని ఈ రోజు చూద్దాం మనం లోతుగా వెళ్ళడం లేదు కాని ఇవి సెమీకండక్టర్ పెరగడానికి లేదా మెటల్ డిపాజిట్ సెమీకండక్టర్ డిపాజిట్ ఇన్సులేటర్ డిపాజిట్ చేయడానికి మెటల్ ని పెంచడానికి ఉపయోగించే ప్రక్రియలు అని మనం తెలుసుకోవాలి మరియు మనం మాస్ ఫెట్ ను తయారు చేసేటప్పుడు సాంకేతికత అర్థం చేసుకోవాలి మనం దానిని సరిగ్గా ఉపయోగించాలి ఎందుకంటే మనం ప్రస్తుతం ప్రక్రియ ప్రవాహం ని అర్థం చేసుకుంటున్నాము ప్రక్రియ ప్రవాహం ఒక రెసిపీ కాబట్టి మీరు ఫౌండ్రీ కి ఎలాంటి రెసిపీని సూచిస్తారు కాబట్టి వారు దానిని అనుసరించగలరు మరియు వారు మీ ఎంపిక ప్రకారం మీ పరికరాలను లక్షణాలను మీమెటల్ కు ఇవ్వగలరు సరియైనదా మీరు కొన్ని వేర్వేరు మెటల్లను మార్చడం ద్వారా లేదా మాస్ ఫెట్ లో కొన్ని విభిన్న పదార్థాలను చెప్పడం ద్వారా పరిశోధన చేయాలనుకుంటే మీరు మీ స్వంత రెసిపీని చెప్పాలి మరియు ఆ రెసిపీ ఫౌండ్రీలో ఉన్న రెసిపీ ల కంటే చాలా భిన్నంగా ఉండకూడదు కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం ఎలాంటి రెసిపీలను ఉపయోగించవచ్చు మరియు దాని కోసం మనం పరికరాలను అర్థం చేసుకోవాలి అని కాబట్టి ప్రస్తుతం మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే మనం సిలికాన్ డయాక్సైడు ను ఎలా పెంచుకోగలం ఇప్పుడు మనం మెటల్ ను ఎలా డిపాజిట్ చేయవచ్చో లేదా సెమీకండక్టర్ ను ఎలా డిపాజిట్ చేయగలమో లేదా ఇన్సులేటర్ ను ఎలా డిపాజిట్ చేయవచ్చో చూద్దాం కాబట్టి మనం చూసినది ఇంటర్ డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లు అని మీకు గుర్తుంటే అందులో మనం ఆక్సైడ్ ఆక్సిడైజ్డ్ సిలికాన్ సబ్స్ట్రేట్ను ఉపయోగించాము దానిపై మనకు ఒక మెటల్ ఉంది దానిని ఫోటోలిథోగ్రఫీని ఉపయోగించి ఇంటర్ డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లను రూపొందించడానికి ప్యాటర్న్ చేసాము సరేనా కాబట్టి ఈ మెటల్ ఎలా డిపాజిట్ చేయబడుతుందో ఇతర సెమీకండక్టర్స్ ఎలా డిపాజిట్ అవుతాయో ఈ రోజు తెలుసుకుందాం కాబట్టి నేటి తరగతి లో చాలా ముఖ్యమైన పరికరాలను లేదా ఫిసికల్ వేపర్ డిపాసిషన్ అని పిలువబడే సాంకేతికతను అర్థం చేసుకుంటాము మరియు పివిడి వలె ముఖ్యమైన మరొక పద్ధతిని కెమికల్ వేపర్ డిపాసిషన్ అంటారు మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్integrated ci పై దృష్టి పెడుతున్నాము ఇప్పుడు మీరు ఇక్కడ ఫిసికల్ పేరును చూసారు అవునా మీరు కెమికల్ పేరును చూసారు అవునా అంటే మీరు పదార్థాన్ని ఆవిరి చేయడానికి ఒక ఫిసికల్ మార్గం ఉపయోగిస్తున్నారు అంటే పదార్థాన్ని మెటల్ నుండి ఆవిరి సెమీకండక్టర్ నుండి ఆవిరి లేదా ఇన్సులేటర్ నుండి ఆవిరి చేసే భౌతిక మార్గాన్ని ఉపయోగిస్తున్నారు కానీ కొంత ఫిసికల్ డిపాసిషన్ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు అయితే ఇక్కడ మీరు మీకు ఆసక్తి గల మెటీరియల్స్ యొక్క వేరే ఆవిరిని ఏర్పరచటానికి రసాయన ప్రతిచర్యలను ఉపయోగిస్తున్నారు సరేనా కాబట్టి ఫిసికల్ వేపర్ డిపాసిషన్ అంటే ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాం ఆపై కెమికల్ వేపర్ డిపాసిషన్ ఏమిటో మనం చూద్దాం సరేనా కాబట్టి మీరు మొదటి స్లైడ్ను గమనిస్తే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏమిటంటే నేను ఇంటర్ డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లను కలిగి ఉండాలనుకుంటే ఒక SU8 లోపల దశలు ఏమిటి అప్పుడు మనం గ్యాస్ సెన్సార్ను ఎలా తయారు చేయవచ్చో కూడా చూశాము మీరు ప్రక్రియలను అర్థం చేసుకోవాలన్నదే మా ఉద్దేశం కాబట్టి మీరు తెరపై కనపడుతున్న ఈ ప్రత్యేక ఉదాహరణను తీసుకుంటే మనం ప్రదర్శించిన మొదటి దశ మనం సిలికాన్ వేఫర్ ను తీసుకున్నాము అవునా ఆపై మనం థర్మల్ ఆక్సీకరణను ఉపయోగించి ఆక్సైడ్ ను పెంచాము ఇది 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వెట్ ఆక్సీకరణం పద్ధతి లేదా డ్రై ఆక్సీకరణం పద్ధతి ఉపయోగించి జరిగింది సరేనా మనం ఇక్కడి దాకా చూసాం ఇప్పుడు మనం చూడవలసినది ఏమిటంటే నేను డిపాజిట్ చేస్తే లేదా ఈ ఆక్సిడైజ్డ్ సిలికాన్ సబ్ స్ట్రేట్ పై ఒక మెటల్ లేదా సెమీకండక్టర్ ను డిపాజిట్ చేయాలనుకుంటే ఇది మీ ఆక్సిడైజ్డ్ సిలికాన్ సబ్ స్ట్రేట్ కాబట్టి ఇప్పుడు ఇది ఆక్సిడైజ్డ్ సిలికాన్ సబ్ స్ట్రేట్ ఈ ఆక్సిడైజ్డ్ సిలికాన్ సబ్ స్ట్రేట్ పై నేను ఒక మెటల్ లేదా సెమీకండక్టర్ను డిపాజిట్ చేయాలనుకుంటే లేదా నేను ఇన్సులేటర్ను డిపాజిట్ చేయాలనుకుంటే లేదా ఇది మీ ఇన్సులేటింగ్ మెటీరియల్ కాబట్టి సరేనా సిలికాన్ డయాక్సైడ్ ఇన్సులేటర్ ఇది మీ సెమీకండక్టర్ ఇది మీ ఇన్సులేటర్ సరేనా కాబట్టి నేను ఈ ప్రత్యేకమైన లేయర్ ను డిపాజిట్ చేయాలనుకుంటే అది మెటల్ కావచ్చు ఇది సెమీకండక్టర్ కావచ్చు ఇది ఇన్సులేటర్ కావచ్చు నేటి ఉపన్యాసం లో మనకి ఆసక్తి కరమైన పద్ధతులు ఏమిటి కాబట్టి మొదటి స్లైడ్లో మనం గమనించినట్లు గా రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి ఫిసికల్ వేపర్ డిపాసిషన్ మరియు మరొకటి కెమికల్ వేపర్ డిపాసిషన్ సరేనా ఫిసికల్ వేపర్ డిపాసిషన్ మరియు మరొకటి కెమికల్ వేపర్ డిపాసిషన్ కాబట్టి మొదట ఫిసికల్ వేపర్ డిపాసిషన్ అంటే ఏమిటో చూద్దాం ఫిసికల్ బాడీ మోషన్ అంటే ఏమిటో చూద్దాం కాబట్టి ఫిసికల్ వేపర్ డిపాసిషన్ అనేది ఒక సాంకేతికత దీనిలో భౌతిక పద్ధతులు సబ్ స్ట్రేట్ పై డిపాజిట్ చేసే అణువులను ఉత్పత్తి చేస్తాయి అంటే మనం అణువులను భౌతికంగా తొలగించాలి లేదా మెటీరియల్ ని ఆవిరి చేయాలి కాబట్టి మనకు ఆసక్తి ఉన్న ఈ మెటీరియల్ ని సబ్ స్ట్రేట్ పై డిపాజిట్ చేయవచ్చు సబ్ స్ట్రేట్ సిలికాన్ కావచ్చు సబ్ స్ట్రేట్ గాజు కావచ్చు సబ్ స్ట్రేట్ ప్లాస్టిక్ కావచ్చు సబ్ స్ట్రేట్ వేరే ఏ మెటీరియల్ పైన మనం పెంచాలనుకుంటామో ఆ ఇతర మెటీరియల్ కావచ్చు లేదా మనం పరికరాన్ని తయారు చేయాలనుకుంటున్నాము మంచిది కాబట్టి ఈ పద్ధతులు ఏమిటి మొదటిది ఎవాపరేషన్ అంటారు ఎవాపరేషన్ చాలా సులభం కాబట్టి ఎవాపరేషన్ సరైనది ఏమిటి మీ ప్రకారం ఎవాపరేషన్ ఏమిటి ఎవాపరేషన్ అంటే ఏమిటి కాబట్టి ఒక ఉదాహరణ చూద్దాం కాబట్టి ఎవాపరేషన్ ఒక పదార్థాన్ని వేపరైజ్డ్ ఫామ్ లో కి తేవటం లాంటిది చివరకు ఎవాపరేట్ అవుతుంది కాబట్టి నేను ఒక మెటల్ ని హీట్ చేస్తే ఉదాహరణ కు అల్యూమినియం తీసుకుందాం నేను అల్యూమినియం ని ఒక ఉష్ణోగ్రత వద్ద హీట్ చేస్తూ ఉంటే సరియైనదా అల్యూమినియం యొక్క ద్రవీభవన స్థానం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏమి జరుగుతుంది అల్యూమినియం మొదట కరుగుతుంది అది కరగడం ప్రారంభమవుతుంది మరియు నేను ఇంకా ఉష్ణోగ్రతను పెంచుతూ ఉంటే అల్యూమినియం ఆవిరైపోతుంది కాబట్టి ఎవాపరేషన్ లో మనం పదార్థాన్ని దాని ద్రవీభవన స్థానానికి కి మించి ఎలా వేడి చేయవచ్చో చూస్తాము కాబట్టి అది ఎవాపరేట్ అవుతుంది లేదా అది ఎవాపరేట్ అవుతుంది మరియు సబ్ స్ట్రేట్ పై డిపాజిట్ అవుతుంది స్పట్టరి0గ్ అనేది అణువులను సబ్ స్ట్రేట్ పై డిపాజిట్ చేసే మరొక మార్గం ఇది మరింత యాంత్రిక మార్గం మనం సరిగ్గా స్పటరింగ్ ఏమి చేస్తుందో చూద్దాం మరియు వ్యవస్థ ఎలా ఉంటుందో అది మనం అవగాహన కోసం ఈ విషయాల వెనుక ఉన్న భౌతిక శాస్త్రాన్ని మనం నిజంగా చూడటం లేదు ఎందుకంటే మన కోర్సు పరిధి లో లేనందున ఈ ప్రక్రియలో మనం ఉపయోగించగల పద్ధతులు సరిగ్గా ఉన్నాయని మనం అర్థం చేసుకున్నాము కాబట్టి ఖాళీ చేయడం లేదా వాక్యూము ను సృష్టించడం వల్ల ప్రయోజనం ఏమిటి ఇలాచేయడం వల్ల ప్రయోజనం ఏమిటి మొదటిది కాలుష్యాన్ని తగ్గించడం సరియైనదా రెండవది మీన్ ఫ్రీ పాత్ అనే భావన ఉంది మీన్ ఫ్రీ పాత్ అంటే ఏమిటి అణువుల మధ్య ఘర్షణ సంఖ్యను ముందుగానే కనుగొనండి కాబట్టి నేను డిపాజిట్ చేస్తే నేను మెటల్ ని ఎవాపరేషన్ చేస్తే ఇది ఒక సబ్ స్ట్రేట్ అని అనుకుందాం అప్పుడు ఈ అణువులు ఆవిరైపోతాయి మరియు ఈ అణువు ఇంకొక అణువుతో ఢీకొననడానికి ముందు ఈ అణువు x మరొక అణువుతో y తో ఢీ కొంటుంది ఈ మార్గాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటారు మీన్ ఫ్రీ పాత్ వీలైనంత పెద్దదిగా సాధ్యమైనంత పెద్దదిగా ఉండాలి కాబట్టి మనం అర్థం చేసుకున్న విషయాలు రెండు ఒకటి మనం మీన్ ఫ్రీ పాత్ ని పెంచాలి మనం కాలుష్యాన్ని తగ్గించాలి అలా చేయడానికి మనం వాక్యూం ను సృష్టించాలి మనం వాక్యూంను సృష్టించాలి కాబట్టి స్పటరింగ్ లేదా ఎవాపరేషన్ లేదా సాధారణంగా థర్మల్ ఫిసికల్ వేపర్ డిపాసిషన్ వాక్యూంలో జరుగుతుంది ఇప్పుడు ఎక్కువగా ఫిసికల్ వేపర్ డిపాసిషన్ ఉపయోగించబడుతుంది లేదా ఈ సాంకేతికత మెటల్ కోసం ఉపయోగించబడుతుంది సరే ఏదేమైనా డై ఎలక్ట్రిక్ మరియు సెమీకండక్టర్లను కొన్ని ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగించిడిపాజిట్ చేయవచ్చు కొన్ని ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగించి ఫిసికల్ ఎవాపరేషన్ ఉపయోగించి మీరు డై ఎలక్ట్రిక్ లు లేదా సెమీకండక్టర్లను ఎలా డిపాజిట్ చేయవచ్చో మనం చూస్తాము కాబట్టి ఈ విషయం ఇప్పుడు సులభం మరి కొంచం చూద్దాం అణువులను ఎవాపరేషన్ చేయడానికి అణువులను ఆవిరి చేయడానికి క్రూసిబుల్ లేదా బోట్ కు సరఫరా చేయబడిన ఉష్ణ శక్తిపై ఇది ఆధారపడుతుంది కాబట్టి నా దగ్గర ఈ క్రూసిబుల్ లేదా బోట్ ఉందని అనుకుందాం నేను దీన్ని బోట్ అని ఎందుకు పిలుస్తాను నేను దీన్ని బోట్ అని ఎందుకు పిలుస్తాను ఎందుకంటే మీరు ఎవాపరేషన్ చేయదల్చిన మెటీరియల్ ని ఇది మోస్తుంది కాబట్టి ఈ మెటల్ మనం ఎవాపరట్ చేయాలనుకుంటున్న మెటల్ ఇప్పుడు నేను ఈ మెటల్ ని ఎలా ఎవాపరేట్ చేస్తాను ఎందుకంటే మెటల్ సాలిడ్ సరే కాబట్టి నేను ఈ మెటల్ ని ఎలా ఎవాపరేట్ చేసి సబ్ స్ట్రేట్ మీద డిపాజిట్ చేస్తానుఏదైతే ఈ మెటల్ పైన ఉన్న సబ్స్ట్రేట్ హోల్డర్పై ఉందొ కాబట్టి సబ్స్ట్రేట్ హోల్డర్స్ అంటే ఏమిటో నేను మీకు చెపుతాను సబ్స్ట్రేట్ హోల్డర్ అంటే సబ్స్ట్రేట్ను పట్టుకోగలిగే పరికరం లేదా సాధనం ఇది ప్రస్తుతం సబ్స్ట్రేట్ను పట్టుకోగలదు నేను ఈ మెటల్ ని ఎవాపరేట్ చేసి సబ్స్ట్రేట్ పై డిపాజిట్ చేయాలి సరే కాబట్టి చాలా అధిక శక్తిని ఉపయోగించడం ద్వారా నేను దీన్ని ఎలా చేయగలను నేను పవర్ అని చెప్పాను ఎందుకంటే దీని రెసిస్టెన్స్ చాలా చిన్నది కాబట్టి నేను వోల్టేజ్ను వర్తింపజేస్తే ఎక్కువ కరెంట్ ప్రవహిస్తుంది ఎందుకంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది మరియు ఇది అధిక పవర్ యొక్క ఉత్పత్తి పవర్ ఏమీ కాదు కాని ఐ స్క్వేర్ ఆర్ P VI కు సమానం V IR కి సమానం అందువల్ల P IRI కి సమానం ఇది ఐ స్క్వేర్ ఆర్ R మరేమీ కాదు కాబట్టి ఇది జొల్ హీటింగ్ కారణంగా బోట్ చాలా అధిక ఉష్ణోగ్రత కు హీట్ చేయబడుతుంది ఇప్పుడు నేను ఈ బోట్ ను చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే కాబట్టి నేను ఈ ఉష్ణోగ్రతను Y అని పిలుస్తాను మరియు నా మెటల్ యొక్క ఉష్ణోగ్రత సరియైనదా నా మెటల్ కి ఉష్ణోగ్రత TM ఇది TY అనిఅనుకుందాం సరే కాబట్టి బోట్ యొక్క ఉష్ణోగ్రత మెటల్ యొక్క ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే ఏమి జరుగుతుంది అంటే మెటల్ కరగడం ప్రారంభమవుతుంది నేను బోట్ యొక్క ఈ ఉష్ణోగ్రతను పెంచుతూ ఉంటే ఈ ద్రవీభవన పదార్థం ఏర్పడుతుంది మెటల్ ఎవాపరేట్ అవుతుంది ఇది ఎవాపరేట్ అవటం ప్రారంభించినప్పుడు అది సబ్ స్ట్రేట్ పై డిపాజిట్ అవుతుంది అందువల్ల మనం ఇక్కడ చెప్పేది ఏమిటంటే మీరు ఫిసికల్ వేపర్ డిపాసిషన్ ను ఉపయోగించాల్సి వచ్చినప్పుడు అణువులను ఆవిరి చేయడానికి మీకు లభించిన అణువులను ఆవిరి చేయడానికి క్రూసిబుల్ లేదా బోట్ కు సరఫరా చేయబడిన ఉష్ణ శక్తి పై ఆధారపడాలి తరువాతి వాక్యాన్ని చూద్దాం తదుపరి వాక్యం ఎవాపరేటెడ్ అణువులు సోర్స్ మరియు శాంపిల్ మధ్య ఖాళీ చేయబడిన స్థలం గుండా ప్రయాణించి శాంపిల్ కు అంటుకుంటాయి సరే కాబట్టి దీని అర్థం ఏమిటి నా దగ్గర ఈ మెటల్ మెటీరియల్ ఉంది మరియు ఇవి నా సబ్ స్ట్రేట్ లు అవునా అప్పుడు అంతా ఖాళీగా ఉన్న ఛాంబర్ లో ఉంచబడిందని ఏమి చెబుతుంది లేదా వాక్యూం ఉంది కాబట్టి అణువులు ఎవాపరేట్ అయి పోయాయని నేను చెప్పాను సోర్స్ మరియు శాంపిల్ మధ్య ఎవాక్యూఏటేడ్ స్పేస్వాక్యూం ద్వారా ప్రయాణిస్తాయి ఇది మా శాంపిల్ ఇది మా సోర్స్ ఇది ఒక విషయం కాబట్టి పరమాణువులు ఈ ప్రత్యేకమైన ఎవాక్యూఏటేడ్ స్పేస్ గుండా ప్రయాణిస్తున్నాయి ఇవి అణువులే సరైనవి మరియు ఇవి సోర్స్ మరియు సబ్ స్ట్రేట్ మధ్య ప్రయాణిస్తున్నాయి ఇప్పుడు సబ్ స్ట్రేట్ ల ప్రతిచర్యలు సాధారణంగా చాలా వేగంగా జరుగుతాయి మరియు ఉపరితలం పైన అణువులు అంటుకున్న తర్వాతరీ అరేంజ్ మెన్ట్ కు చాలా తక్కువ సమయం ఉంటుంది ద్రవీభవన స్థానం చేరుకున్న తర్వాత మీరు అకస్మాత్తుగా డిపాజిట్ చేసినప్పుడు మరియు ద్రవీభవన స్థానం కంటే ఎక్కువైనప్పుడు ఇది అకస్మాత్తుగా సబ్ స్ట్రేట్ పై చాలా వేగంగా డిపాజిట్ చేయడం ప్రారంభిస్తుంది సబ్ స్ట్రేట్ పై చాలా వేగంగా సబ్ స్ట్రేట్ పై చాలా వేగంగా డిపాజిట్ అవుతుంది ఇప్పుడు అది ప్రతిచోటా డిపాజిట్ అవుతుంది ఇది ప్రతిచోటా డిపాజిట్ అవుతుంది కాని ఇది సబ్స్ట్రేట్ మీద కూడా డిపాజిట్ చేస్తుంది ఎందుకంటే సబ్స్ట్రేట్లు సబ్స్ట్రేట్ హోల్డర్పై లోడ్ అవుతుంది ఇవి మన సబ్స్ట్రేట్ ఒకటి 2 3 4 4 సబ్స్ట్రేట్లు ఉన్నాయి కాబట్టి ఇది వేగంగా డిపాజిట్ అవుతున్నప్పుడు అణువుల రీ అరేంజ్ మెన్ట్ కు మనకు చాలా తక్కువ సమయం ఉంది అణువుల అమరిక ఎందుకు అవసరం ఎందుకంటే మీరు పాలీక్రిస్టలైన్ ఫిల్మ్ను డిపాజిట్ చేయాలనుకుంటే అణువుల రీ అరేంజ్ మెన్ట్ చాలా ముఖ్యమైనది కాని పివిడి విషయంలో చాలా సార్లు మీరు కనుగొన్నది ఏంటంటే ఫిల్మ్లు పాలీక్రిస్టలైన్ కాదు ఇప్పుడు పాలీక్రిస్టలైన్ తయారుచేసే మార్గాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం మనకి ఆసక్తి లేదు మన ఆసక్తి పివిడిని అర్థం చేసుకోవడం ఉపయోగించేంతగా పివిడిని అర్థం చేసుకోవాలి లేదా మన మాస్ ఫెట్ లోని అనేక పాయింట్ల వద్ద ఒక సారి 100 సార్లు 1000 సార్లు నేను అదే మాట మాట్లాడుతున్నాను ఇది మాస్ ఫెట్ మాస్ ఫెట్ మాస్ ఫెట్ అని ఎందుకు మాట్లాడుతున్నాను ఎందుకంటే మాస్ ఫెట్ ను ఎలా తయారు చేయాలో ప్రక్రియ ప్రవాహాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మన మాస్ ఫెట్ యొక్క ప్రక్రియను అర్థం చేసుకోవడానికి మనం ఫిసికల్ వేపర్ డిపాసిషన్ ను అర్థం చేసుకోవలసి వచ్చింది మనం కెమికల్ వేపర్ డిపాసిషన్ ను అర్థం చేసుకోవాలి థర్మల్ ఆక్సీకరణను అర్థం చేసుకోవాలి ఫోటోలిథోగ్రఫీని మనం బాగా అర్థం చేసుకోవాలి అప్పుడు మీరు బాగా అర్ధమవుతుంది ఉపరితల ప్రతిచర్య సాధారణంగా చాలా వేగంగా సంభవిస్తుంది ఉపరితల అణువుల రీ అరేంజ్ మెన్ట్ కు చాలా తక్కువ సమయం ఉంది అవి అంటుకున్న తరువాత ఉపరితల స్థలాకృతి మరియు దశ కవరేజ్ ద్వారా తిక్నెస్ యూనిఫామిటీ మరియు షాడోయింగ్ ఇస్తాయి 3 విషయాలు తిక్నెస్ యూనిఫామిటీ కి సబ్ స్ట్రేట్ అంతటా యూనిఫామిటీ సరిగ్గా ఉండాలి ఎందుకంటే ఇది ఇక్కడ సగం సబ్ స్ట్రేట్ మరియు ఇక్కడ సగం సబ్ స్ట్రేట్ లాగా ఉండకూడదు కాబట్టి నేను 100 నానోమీటర్ ఫిల్మ్ను డిపాజిట్ చేయాలనుకుంటున్నాను సరియైనదా నేను ఇక్కడ 95 నానోమీటర్ కలిగి ఉన్నాను ఇక్కడ 100 నానోమీటర్ ఉంది నేను ప్రతిచోటా యూనిఫామ్ డిపాసిషన్ ను కలిగి ఉండాలి కాబట్టి ఒకటి డిపాసిషన్ యూనిఫామ్ కాదు రెండవది ఉపరితల స్థలాకృతి వలన షాడోయింగ్ ఉంది షాడోయింగ్ ప్రభావం ఏమిటో మనం చూస్తాము మరియు చివరకు దశల పరిమితులు సమస్యలు స్టెప్ కవరేజెస్ సమస్యలు అంటే నేను మెటీరియల్ ని ఎవాపరేట్ చేయాలనుకునే దశ ఉంటే మరియు మెటీరియల్ డిపాజిట్ అయిన ఈ ప్రాంతంలో మాత్రమే మీరు చూస్తారు ఈ ప్రాంతం డిపాజిట్ చేయబడదు ఈ ప్రాంతం డిపాజిట్ చేయబడదు షాడో కారణంగా ఈ ప్రాంతం మాత్రమే డిపాజిట్ అవుతుంది ఎందుకంటే షాడో అయిన దశ కూడా డిపాజిట్ అయిన పదార్థం వల్ల సోర్స్ నుండి మరియు సబ్ స్ట్రేట్ వైపు నుండి షాడో ఉంటుంది మరియు స్టెప్ కవరేజ్ ని సరిగ్గా కవర్ చేయకుండా ఉండటంలో ఇది సమస్య కలిగిస్తుంది స్టెప్ కవరేజ్ అనేది ఈ ప్రత్యేక ఉపన్యాసం చివరిలో మనం ఒక ఉదాహరణను చూస్తాము మరియు తరువాత స్టెప్ కవరేజ్ అంటే ఏమిటో మీరు చూస్తారు కాబట్టి నేను తదుపరి స్లైడ్కు వెళితే నేను మొదట చూసేది థర్మల్ ఆక్సీకరణం కాబట్టి నేను స్క్రీన్ వద్ద ఎడమ వైపున స్క్రీన్ యొక్క ఎడమ వైపు చూస్తే థర్మల్ ఆక్సీకరణం నేను చూస్తాను ఇది ఏమి చూపిస్తుంది ఒక పంప్ ఉందని ఇది చూపిస్తుంది దాని కోసం సృష్టించబడిన పంప్ ఉంది అది వాక్యూం ను సృష్టించడానికి అక్కడ ఉంది సరియైనదా ఎందుకంటే నేను ఈ వాల్వ్ తెరిస్తే నేను ఈ వాల్వ్ తెరిస్తే నా పంప్ చాంబర్కు అనుసంధానించబడి ఉంటుంది నా పంప్ చాంబర్కు అనుసంధానించబడి ఉంటుంది అంటే చాంబర్లో గాలి ఏమైనా ఉంటే ఈ పంప్ సహాయంతో ఖాళీ చేయబడుతుంది మరియు నేను చాంబర్ లోపల వాక్యూం ను సృష్టించగలుగుతాను సరియైనదా లోడింగ్ కోసం లోడింగ్ పోర్ట్ ఉందని ఇప్పుడు మీరు చూస్తున్నారు సబ్స్ట్రేట్లను లోడ్ చేయడానికి లోడింగ్ పోర్ట్ ఉందని స్పష్టంగా వ్రాసాను ఇవి సబ్స్ట్రేట్ ఒకటి రెండు మరియు మూడు ఇవి మూడు సబ్స్ట్రేట్ లు మరియు అవి సబ్స్ట్రేట్ హోల్డర్కు అనుసంధానించబడి ఉంటాయి ఇప్పుడు ఒక బోట్ ఉందని మనం చూస్తాము ఇది రిప్రెసెంటేటివ్ రేఖాచిత్రం మనం అధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసిన ఒక బోట్ ఉంది మరియు అందుకే ఈ మూడు సబ్ స్ట్రేట్లపై మెటల్ డిపాజిట్ అవుతోంది ఇప్పుడు మరొక ప్రశ్న ఏమిటంటే ఒక వెంట్ వాల్వ్ ఎందుకు ఉంది కాబట్టి నేను స్థానం ఆల్టర్ చేయాలనుకుంటే నేను వేఫర్ లను అన్లోడ్ చేయాలనుకుంటేసబ్స్ట్రేట్ అన్లోడ్ చేయాలనుకుంటే నేను ఈ వాల్వ్ను తెరవాలి కాబట్టి వాక్యూం విచ్ఛిన్నమై బయటి నుండి గాలి వాక్యూంలోకి ప్రవేశించవచ్చు చాంబర్లోకి ప్రవేశించవచ్చు సరియైనదా చాంబర్లోకి ప్రవేశించవచ్చు కాబట్టి థర్మల్ ఆక్సీకరణ ఈ విధంగా పనిచేస్తుంది మళ్ళీ నేను మీకు చెప్పాను దాని వెనుక ఉన్న భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవటానికి మనకు ఆసక్తి లేదు దాని వెనుక ఉన్న భౌతిక శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోలేము ఎందుకంటే ఉద్దేశం అది కాదు ఇది మెటల్ ని డిపాజిట్ చేయడం ఎలా జరుగుతుందో ప్రయోజనం మరియు ప్రతికూలత ఏమిటో మీరు చూస్తారు ఇప్పుడు ఇది వాస్తవానికి ఎలా ఉంది ఇది థర్మల్ ఆక్సీకరణ వ్యవస్థ ఇది థర్మల్ ఆక్సీకరణ వ్యవస్థ కాబట్టి ఇక్కడ ఇది సరైనదేనా ఎందుకంటే అది కరుగుతుందో లేదో చూడాలి అప్పుడు చూడటానికి విషయం ఉంది ఇది చాంబర్ బోట్ కు ఇది శక్తి నా వద్ద చాంబర్ ఉంటే మరియు నాకు రెండు బోట్ లు ఉంటే దాని అర్థం ఏమిటి నా దగ్గర రెండు బోట్లు ఉన్నాయి అవి మొదట హీట్ చేయడానికి తీసుకురాబడ్డాయి ఎందుకంటే మనం క్రోమ్ బంగారాన్ని డిపాజిట్ చేసినట్లు మనం చూశాము బంగారం ఎడ్హెషన్ ను మెరుగుపరచడానికి క్రోమ్ ఉపయోగించబడుతుందని గుర్తుంచుకోండి కాబట్టి ఆ సందర్భంలో నేను ఒక బోట్ లో క్రోమ్ఒక బోట్ లో బంగారం కలిగి ఉండాలి కాబట్టి నేను శక్తిని మాత్రమే వర్తింపజేయగలను ఈ బోట్ లో ఒకదానికి మాత్రమే నేను శక్తిని వర్తించగలను సరియైనదా నేను ఒక క్రోమ్కు శక్తిని వర్తింపజేయవచ్చు లేదా నేను బంగారానికి శక్తిని వర్తింపజేయగలను కాబట్టి నేను ఒక రకమైన స్విచ్ కలిగి ఉండాలి అది నా శక్తిని అనుసంధానిస్తుంది నా శక్తిని బంగారం లేదా నా శక్తిని క్రోమ్కు కనెక్ట్ చేస్తుంది ఈ సందర్భంలో నా వద్ద రెండు నా వద్ద రెండు బోట్లు క్రోమ్ మరియు బంగారం లేదా రెండు సోర్స్ లు ఉన్నాయి ఈ సందర్భంలో సోర్స్ లు క్రోమ్ మరియు బంగారం నేను ఏమి చెయ్యగలను నేను శక్తిని క్రోమ్కు లేదా బంగారానికి కనెక్ట్ చేయాలి అంటే పోర్ట్ కనెక్ట్ చేయాలి సోర్స్ కోసం పోర్ట్ ని శక్తికి కనెక్ట్ చేయాలి ఇది శక్తి శక్తి ఈ విధంగా ఉంటుంది ఇది పవర్ బోట్ ఎంత యాంపియర్ డ్రా చేస్తుందో మీరు చూడగలరా ఇది మీ వేరియబుల్ సరఫరా మీరు వోల్టేజ్ను మార్చవచ్చు మరియు మీరు కరెంట్ పెరుగుదలను చూస్తారు మరియు కరెంట్లో సంబంధిత మార్పు బోట్ ఈ చాంబర్ లో వేడెక్కడానికి కారణమవుతుంది మరియు బోట్ ఇక్కడ చాంబర్లో పై భాగంలో నిలబడుతుంది మీ సబ్స్ట్రేట్లను పట్టుకోవటానికి ఒక నిబంధన ఉంది ఇది పూర్తయిన తర్వాత మీరు ఈ ప్రత్యేకమైన చాంబర్ ని తెరవవచ్చు మీరు వెంట్ వాల్వ్ తెరవడం ద్వారా ఈ ప్రత్యేక చాంబర్ ని తెరవవచ్చు కాబట్టి ఇది చాంబర్ని తెరిచే హ్యాండిల్ వాస్తవానికి ఇది ఎలా కనిపిస్తుందో మీరు చూడండి ఇది మీ ఫిసికల్ వేపర్ డిపాసిషన్ థర్మల్ ఎవాపరేటర్ ఎందుకు ఎందుకంటే మనం థర్మల్ ఎనర్జీని ఉపయోగించి థర్మల్ ఎనర్జీ ద్వారా మెటీరియల్ ని ఎవాపరేట్ చేస్తున్నాము ఎందుకంటే మనం హీట్ చేస్తున్నాము మనం బోట్ ను వేడి చేస్తున్నాము మనం పదార్థాన్ని ఎవాపరేట్ చేయటానికి థర్మల్ ఎనర్జీ ని అలా వర్తింప చేస్తున్నాము లేదా ఉపయోగిస్తున్నాము అద్భుతం ఇప్పుడు థర్మల్ ఎవాపరేషన్ అంటే ఏమిటో అర్థం చేసుకున్న తర్వాత ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేషన్ అని పిలువబడే మరొక సాంకేతికతకు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు థర్మల్ ఎవాపరేటర్ నుండి మనం ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేషన్ కి ఎందుకు వెళ్ళాలి మరియు ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేషన్ ఎలా ఉపయోగించబడుతుంది లేదా మనం ఎందుకు ఉపయోగించాలనుకుంటున్నాము థర్మల్ ఎవాపరేషన్ తో సమస్య ఉందా కాబట్టి మొదట మనం థర్మల్ ఎవాపరేటరు కు బదులుగా ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేటర్ ను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలి కాబట్టి చూద్దాం ఇప్పుడు తెర వైపు నేను మీకు చెప్పినది నా దగ్గర బోట్ ఉంది నా వద్ద కొంత మెటీరియల్ ఉంది బోట్ యొక్క ఉష్ణోగ్రతమెటీరియల్ యొక్క ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉండాలి ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే బోట్ యొక్క ద్రవీభవన స్థానం మీ మెటల్ యొక్క ద్రవీభవన స్థానం కంటే ఎక్కువగా ఉండాలి అంటే ఒకవేళ నా దగ్గర మెటల్ 500 డిగ్రీల సెంటీగ్రేడ్ మెల్టింగ్ పాయింట్ తో ఉంటే నా బోట్ ద్రవీభవన స్థానం 500 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే చాలా ఎక్కువ ఉండాలి ఈ సందర్భంలో బోట్ కరగదు కానీ బోట్లోని మెటీరియల్ మాత్రమే సులభంగా కరుగుతుంది కాబట్టి విషయం ఇక్కడ ఉంది నా దగ్గర 500 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కరిగే పదార్ధం ఉంది మరియు 500 డిగ్రీల సెంటీగ్రేడ్కు మించితే మీకు ఎవాపరేషన్ లభిస్తుంది ఇప్పుడు నా దగ్గర ఒక బోట్ ఉంది బోట్ ద్రవీభవన స్థానం 500 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ అంటే ఈ బోట్ 550600 డిగ్రీల సెంటీగ్రేడ్ కి చేరుకున్నప్పుడు బోట్ కి ఏమీ జరగదు బోట్ యొక్క మెటల్ డిపాజిట్ ఎవాపరేట్ ఏమీ జరగదు బోట్ లోని మెటీరియల్ మాత్రమే కరిగిపోతుంది మరియు డిపాజిట్ అవుతుంది లేదా ఎవాపరేట్ అవుతుంది మరియు చివరకు సబ్ స్ట్రేట్ పై డిపాజిట్ అవుతుంది ఈ బోట్ లోపల ఉన్న మెటల్ పదార్థానికి ద్రవీభవన స్థానం బోట్ యొక్క ద్రవీభవన స్థానానికి సమానంగా ఉంటే ఏమవుతుంది ఈ బోట్లో నా మెటల్ కి ఒక ద్రవీభవన స్థానం ఉంటే అది బోట్ యొక్క ద్రవీభవన స్థానానికి దగ్గరగా ఉంటుంది అనగా ఈ బోట్ ను రూపొందించడానికి ఉపయోగించే మెటల్ యొక్క ద్రవీభవన స్థానం ఏమిటి బోట్ యొక్క ద్రవీభవన స్థానం ఏమిటి ఆ సందర్భంలో నేను థర్మల్ ఎవాపరేషన్ ని ఉపయోగించలేను ఎందుకంటే బోట్ యొక్క ద్రవీభవన స్థానానికి సమానమైన ద్రవీభవన స్థానం ఉన్న మెటల్ ని నేను డిపాజిట్ చేయలేను లేకపోతే ఏమి జరుగుతుంది నా బోట్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది దాని ద్రవీభవన ప్రారంభమవుతుంది మరియు నా పదార్థం మెటల్ కి బదులు మిశ్రమం ని ఉపయోగిస్తాను రెండు వేర్వేరు మెటల్ లు సరిగ్గా డిపాజిట్ అవుతాయి అందువల్ల బోట్ లోపల లోడ్ చేయబడిన పదార్థం యొక్క ద్రవీభవన స్థానం బోట్ తయారైన పదార్థం యొక్క ద్రవీభవన స్థానానికి దగ్గరగా ఉంటే మనం థర్మల్ ఎవాపరేటర్ ను ఉపయోగించలేము మనం థర్మల్ ఎవాపరేషన్ ను ఉపయోగించలేము ఈ సందర్భంలో మనం ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేటర్ ఉపయోగించాలి ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేటర్ సరే కాబట్టి త్వరగా చూద్దాం ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేటర్ అంటే ఏమిటి కాబట్టి ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేషన్ అనేది ఫిసికల్ వేపర్ డిపాసిషన్ ప్రక్రియ ఇది ప్రామాణిక రెసిస్టివ్ థర్మల్ ఎవాపరేషన్ ఉపయోగించి ప్రక్రియ చేయడం కష్టం లేదా అసాధ్యం అయిన పదార్థాలను ఎవాపరేట్ చేయడానికి యూసర్ ని అనుమతిస్తుంది సరేనా మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేషన్ అనేది ఫిసికల్ వేపర్ డిపాసిషన్ ఇది రెసిస్టివ్ థర్మల్ ఎవాపరేషన్ ఉపయోగించి ప్రక్రియ చేయడానికి కష్టంగా లేదా అసాధ్యమైన పదార్థాలను ఎవాపరేట్ చేయడానికి యూసర్ ని అనుమతిస్తుంది ఈ మెటీరియల్స్ లో కొన్ని బంగారం టైటానియం వంటి మెటీరియల్స్ కలిగి ఉన్న ఉదాహరణను మనం చూశాము సిలికాన్ డయాక్సైడ్ అల్యూమినియ వంటి కొన్ని సిరామిక్స్ కానీ మీరు ఒక మెటీరియల్ ని కనుగొంటే మీరు ఉత్పత్తి చేస్తే మీరు బోట్ ను కనుగొంటారు ఇది బోట్ యొక్క అధిక ద్రవీభవన స్థానం కలిగి ఉంది మరియు పదార్థం యొక్క ద్రవీభవన స్థానం కంటే ఎక్కువ అక్కడ మెటీరియల్ బంగారం కావచ్చు మెటీరియల్ నికెల్ కావచ్చు మెటీరియల్ ఏదైనా క్రోమ్ కావచ్చు సరే అప్పుడు నేను థర్మల్ ఎవాపరేషన్ ని ఉపయోగించగలను కాని మెటల్ యొక్క మెటీరియల్ మెల్టింగ్ పాయింట్కంటే ఎక్కువగా ఉన్న బోట్ యొక్క మెటీరియల్ ని నేను కనుగొనలేకపోతున్నాను ఆ సందర్భంలో నేను ఎలక్ట్రాన్ బీమ్ ఉత్పత్తి చేయడానికి ఇప్పుడు థర్మల్ ఎవాపరేటర్ ను ఉపయోగించలేను మీరు దీనిని చూసినట్లయితే అధిక విద్యుత్ క్షేత్రానికి లోబడి ఉండే ఫిలమెంట్కు విద్యుత్ ప్రవాహం వర్తించబడుతుంది మీరు ఈ ప్రత్యేకమైన రేఖాచిత్రాన్ని చూస్తే మనకు అధిక విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఒక ఫిలమెంట్ ఉంది సరేనా ఆపై వేగవంతం చేసే గేర్ గ్రిడ్ ఉంది అప్పుడు విక్షేపం పలకలు ఉన్నాయి మరియు ఇక్కడ బెండింగ్ మాగ్నెట్ ఉంది కాబట్టి ఇక్కడి నుండి ఎలక్ట్రాన్ ఉత్పత్తి అవుతుంది మరియు ఇది క్రూసిబుల్పై ఇన్సిడెంట్ అవుతుంది ఇక్కడ ఒక క్రూసిబుల్ ఉందని మీరు చూస్తారు మరియు క్రూసిబుల్ లోపల మీ మెటీరియల్ తప్ప మరేమీ లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఈ మెటీరియల్ ని ఎలక్ట్రాన్ బీమ్ ఇన్సిడెంట్ చేయడం ద్వారా డిపాజిట్ చేస్తున్నారు క్రూసిబుల్లో లోడ్ చేయబడిన మెటీరియల్ పై ఎలక్ట్రాన్ బీమ్ ఇన్సిడెంట్ చేయడం జరుగుతుంది మరియు ఇది ఫిలమెంట్ వేగవంతం చేసే గేట్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ మరియు బెండింగ్ మాగ్నెట్ సహాయంతో జరుగుతుంది ఇక్కడ ఏమి జరుగుతుందో ఎలక్ట్రాన్ బీమ్ స్వీప్ అవుతుంది లేదా దానికి సింగిల్ పాయింట్ ఉంటుంది దానికి త్రిభుజాకార స్వీప్ ఉంటుంది మరియు ఇది మెటీరియల్ ని ఎలా స్వీప్ చేస్తుంది అది మెటీరియల్ ని వేడి చేస్తుంది మరియు మెటీరియల్స్ డిపాజిట్ అవుతాయి క్రూసిబుల్ చల్లబరుస్తుంది క్రూసిబుల్ చల్లబడుతుంది కాబట్టి క్రూసిబుల్కు ఏమీ జరగదు అధిక ఎలక్ట్రాన్ బీమ్ దెబ్బతినడం వల్ల క్రూసిబుల్ చెదిరిపోకూడదు మరియు ఎలక్ట్రాన్ బీమ్ నిమళ్ళీ చూడండి సమయం 3652 చూడండి మళ్ళీ మనం మెటీరియల్ ని ఎవాపరేట్ చేసే థర్మల్ మార్గాన్ని ఉపయోగిస్తున్నాము ఎందుకంటే చివరకు ఎలక్ట్రాన్ బీమ్ ఈ మెటీరియల్ ని ఇక్కడ వేడి చేస్తుంది మెటల్ ని వేడి చేయడం వల్ల మెటల్ కరిగి చివరకు ఆవిరైపోతుంది ఎవాపరేషన్ డిపాసిషన్ కు కారణమవుతుంది సరియైనదా మనం ఇంకా ఎవాపరేషన్ యొక్క థర్మల్ వ్యూ ను ఉపయోగిస్తున్నాము కానీ ఇక్కడ ఇది రెసిస్టివ్ థర్మల్ ఎవాపరేషన్ కాదు అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయడానికి ఎలక్ట్రాన్ బీమ్ ఉపయోగిస్తున్నాము కాబట్టి ఈ సందర్భంలో మనం ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న మెటల్ ని డిపాజిట్ చేయవచ్చు కాబట్టి మీరు ఇక్కడ చూస్తే మనం ఏమి వ్రాసాము అధిక విద్యుత్ క్షేత్రానికి లోబడి ఉండే ఫిలమెంట్ కు విద్యుత్ ప్రవాహం వర్తించబడుతుందని మనం వ్రాసాము ఈ క్షేత్రం ఫిలమెంట్ లోని ఎలక్ట్రాన్లు ఇక్కడ నుండి తప్పించుకుని వేగవంతంగా వెళ్లేట్లు చేస్తుంది ఎలక్ట్రాన్లు అప్పుడు ఒక బీమ్ ఏర్పడటానికి అయస్కాంతాల ద్వారా కేంద్రీకరించబడతాయి సరియైనదా ఇక్కడ అయస్కాంతాల సహాయంతో ఇవి ఒక బీమ్ ఏర్పడటానికి ఉపయోగించబడతాయి మరియు తరువాత ఒక క్రూసిబుల్ వైపుకు మళ్ళించబడతాయిఆసక్తిగల మెటీరియల్స్ ని కలిగి ఉన్న మీ క్రూసిబుల్ క్రూసిబుల్ ఆసక్తిగల మెటీరియల్స్ కలిగి ఉంటుంది సరియైనదా ఆసక్తి ఉన్న మెటీరియల్ ఎలక్ట్రాన్ బీమ్ యొక్క అధిక శక్తి మెటీరియల్ కి బదిలీ చేయబడుతుంది దీనివల్ల ఎవాపరేషన్ లేదా ఎవాపరేషన్ ప్రారంభమవుతుంది అల్యూమినియం వంటి చాలా మెటల్స్ మొదట కరుగుతాయి ఆపై ఎవాపరేషన్ ప్రారంభమవుతుంది అయితే సిరామిక్స్ మొదట సబ్లి మేట్ అవుతుంది అల్యూమినియం వంటి మెటల్ విషయంలో అది కరుగుతుంది కానీ సిరామిక్స్ విషయంలో ఇది సబ్లి మేట్ అవుతుంది సబ్లిమేషన్ అంటే ఏమిటో కనుగొనండి సబ్లిమేషన్ అంటే ఏమిటి దాన్ని కనుగొనండి ఇప్పుడు మెటీరియల్ ఆవిర్లు క్రూసిబుల్ వైపు ప్రయాణించి సబ్ స్ట్రేట్ పై కోట్ అవుతాయి కాబట్టి వాస్తవానికి ఎలక్ట్రాన్ బీమ్ రాపిడి ఎలా కనిపిస్తుంది ఇది ఇలా ఉంది మరియు ఇది ఛాంబర్ సరియైనదేనా ఇది సబ్స్ట్రేట్ కోసం చూసే పోర్ట్ ఇది మనం ఒక క్రూసిబుల్ను ఎంచుకోగల ప్రోగ్రామ్ను ఉపయోగించి ఇక్కడ సోర్స్ కోసం చూసే పోర్ట్ ఎందుకంటే ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేషన్ లో బహుళ క్రూసిబుల్స్ అలాగే ఉండవచ్చు ఏదైనా ఒక క్రూసిబుల్ మాత్రమే బహిర్గతమవుతుంది మిగిలిన క్రూసిబుల్స్ కాదు అంటే మీరు X మెటీరియల్ను డిపాజిట్ చేసినట్లయితే మీరు ఈ సబ్ స్ట్రేట్ హోల్డర్ను సోర్స్ హోల్డర్ను తిప్పాలి మరియు ఈ X ఈ స్థానానికి వెళుతుంది మొదట్లో ఇలా చెప్పుకుందాం XYZA ను మొదట మొదటి దశ ఇప్పుడు వ్రాద్దాం పదార్ధం నుండి పదార్థాలను డిపాజిట్ చేయడం ద్వారా నేను పూర్తి చేశాను సోర్స్ X నుండి నేను X లో ఉన్న పదార్థాన్ని డిపాజిట్ చేసిన తర్వాత A లో ఉన్న పదార్థాన్ని డిపాజిట్ చేయాలి ఆ సందర్భంలో నేను సోర్స్ ని ఇప్పుడు తిప్పుతాను ఇప్పుడు నా A ఇక్కడ ఉంటుంది నా X ఇక్కడకు వెళుతుంది Y ఇక్కడకు వెళ్తుంది Z ఇక్కడకు వెళ్తుంది కాబట్టి సోర్స్ ని తిప్పడానికి సోర్స్ ని తిప్పడానికి నాకు సోర్స్ రొటేషన్సౌకర్యం ఉంది దీనిని మనం ప్రోగ్రామింగ్ ద్వారా చేయవచ్చు అప్పుడు నాకు ఈ వ్యవస్థ లేదా పంప్ ఉంది దీనిని టర్బో మాలిక్యులర్ పంప్ అని పిలుస్తారు మరియు వాక్యూమ్ ను సృష్టించడానికి వాక్యూమ్ సృష్టించడానికి ఉపయోగపడుతుంది మరియు తరువాత నాకు ఈ సరఫరా ఉంది ఏ మెటీరియల్ ని డిపాజిట్ చేయడానికి ఎంచుకోవాలో తెలుసు కోడానికినాకు వివిధ మార్గాలు ఉన్నాయి విషయం ఏమిటంటే థర్మల్ ఎవాపరేషన్ని ఉపయోగించి డిపాజిట్ చేయడం కష్టతరమైన మెటీరియల్స్కోసం మీరు ఇ బీమ్ ఎవాపరేషన్ని ఉపయోగించవచ్చు కాబట్టి మనం అర్థం చేసుకున్నది ఏమిటి మనం రెండు విషయాలు అర్థం చేసుకున్నాము మొదటిది మనం థర్మల్ ఎవాపరేషన్ని చూశాము మరియు రెండవది ఇబీమ్ ఎవాపరేటర్ ని చూశాము తేడా ఏమిటి థర్మల్ ఎవాపరేషన్ ధృడమైనది మరియు విస్తృతంగా ఉపయోగంలో ఉంది మీరు ఇక్కడ చూసినట్లైతే ఇది ఎవాపరేషన్ సోర్స్ ని వేడి చేయడానికి అనేక మెటీరియల్స్ ను ఫిలమెంట్లను ఉపయోగిస్తుంది ఇది టాంటాలమ్ మాలిబ్డినం టంగ్స్టన్ ఫిలమెంట్స్ ఎవాపరేషన్ సోర్స్ ని వేడి చేయడానికి ఉపయోగిస్తాము కాబట్టి ఇది బోట్ సాధారణ ఫిలమెంట్ ప్రవాహాలు 250 నుండి 300 యాంపియర్ సబ్ స్ట్రేట్ లను IR కు మరియు విసిబుల్ రేడియేషన్ కు ఇవ్వాలి వేడిచేసిన బోట్ ద్వారా లేదా క్రూసిబుల్ ద్వారా కలుషిత సమస్యలను బహిర్గతం చేస్తాయి క్రూసిబుల్ లేదా బోట్ కలుషితమైతే ఆ కాలుష్యం కూడా సబ్ స్ట్రేట్ పై డిపాజిట్ అవుతుంది అందుకే కలుషిత సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ దీనిని ఉపయోగించడం చాలా సులభం ఎందుకంటే మనం కేవలం సబ్ స్ట్రేట్ తగ్గించి శక్తిని వర్తింపజేయాలి మరియు బోట్ వేడెక్కుతుంది బోట్ ఎప్పుడు వేడెక్కినప్పుడు బోట్ లోని ఈ పదార్థం వేడెక్కుతుంది పదార్థం కరగడం ప్రారంభమవుతుంది అది ఆవిరైపోవటం ప్రారంభిస్తుంది అది సరిగ్గా డిపాజిట్ అవుతుంది ఇది చాలా సులభం అయితే కొన్ని లోపాలు ఉన్నాయి ఇబీమ్ ఎవాపరేషన్ గురించి మీ ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేషన్ గురించి ఏమిటి ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేషన్ చాలా ముఖ్యమైనది వాస్తవంగా మీరు చూసే ఏ పదార్థాన్ని అయినా డిపాజిట్ చేయవచ్చు ఏదేమైనా ఇది డిజైన్లో మాత్రమే కాకుండా ఆపరేషన్లో కూడా కొంచెం క్లిష్టంగా ఉంటుంది దీన్ని ఎలా ఉపయోగించాలో మీరు ఇబీమ్ ఎవాపరేటర్ను ఉపయోగించడానికి సరైన శిక్షణ పొందాలి వేఫర్ తక్కువ వేడి చేయడం వలన చిన్న సోర్స్ ఏరియా మాత్రమే అధిక ఉష్ణోగ్రత మరియు తక్కువ కాలుష్యం వరకు వేడి చేయబడుతుంది ఇ బీమ్ విషయంలో సరైన డిపాజిట్ కావడానికి ఇది మీ పదార్థం అని ఒక క్రూసిబుల్ లో చూశాము ఇప్పుడు ఎలక్ట్రాన్ బీమ్ వస్తుంది మరియు ఒక నిర్దిష్ట ప్రాంతం మాత్రమే ఒక సమయంలో ఒక నిర్దిష్ట ప్రాంతం మాత్రమే వేడెక్కుతుంది ఎందుకంటే నిర్దిష్ట ప్రాంతం మాత్రమే వేడెక్కుతుంది అందువల్ల థర్మల్ వేపర్ విషయంలో సబ్ స్ట్రేట్ కూడా వేడెక్కదు మనం మొత్తం పదార్థాన్ని ఒకే సమయంలో వేడి చేస్తున్నామా కాబట్టి ఈ ఇ బీమ్ బాష్పీభవనం విషయంలో చిన్న సోర్స్ ఏరియా మాత్రమే వేడి చేయబడుతుంది చాలా తక్కువ కాలుష్యం మరియు వేఫర్ కు తక్కువ హీట్ ఉంది తదుపరిది సెకండరీ ఎలక్ట్రాన్ రేడియేషన్కు సబ్స్ట్రేట్ను బహిర్గతం చేస్తుంది ఇది ద్వితీయ ఎలక్ట్రాన్ రేడియేషన్ కు సబ్ స్ట్రేట్ ని బహిర్గతం చేస్తుంది మరియు అధిక వోల్టేజ్ ఎలక్ట్రాన్ ఎక్స్ రే కిరణాలను ఉత్పత్తి చేస్తుంది అధిక ఎలక్ట్రాన్ కిరణాలు భౌతిక శాస్త్రంలో మనం అధ్యయనం చేసిన ఏ ఎక్స్ రే కిరణాలను ఉత్పత్తి చేస్తాయి మనం ఈ అధిక ఎలక్ట్రాన్ బీమ్ ఉపయోగించినప్పుడు ఒక తరం ఎక్స్రే కిరణాలు ఉన్నాయి ఇప్పుడు ఎక్స్ రే కిరణాల ని ఉత్పత్తి చేయడం కష్టం ఎందుకంటే మనకు మాస్ ఫెట్ లో సమస్య వస్తుంది కాబట్టి మాస్ ఫెట్ లో ఇబీమ్ ఎవాపరేటర్ లను ఉపయోగించడం సాధ్యం కాదు ఎందుకంటే ఎక్స్రే కిరణాలు సబ్ స్ట్రేట్ లను మరియు డైఎలెక్ట్రిక్ ను దెబ్బతీస్తాయి మరియు ఇది లేదా ఇది మాస్ ఫెట్ లో చిక్కుకున్న ఛార్జ్ లకు కారణం కావచ్చు కాబట్టి విషయం ఏమిటంటే ఇ బీమ్ ఎవాపరేటర్ విషయంలో మనం దురదృష్టవశాత్తు మాస్ ఫెట్ లో ఉపయోగించలేము ఎందుకంటే ఈ ఎక్స్రే కిరణాలు మీ డైఎలెక్ట్రిక్ లను దెబ్బతీస్తాయి ఈ ఎక్స్రే కిరణాల వలన మీ సబ్ స్ట్రేట్ దెబ్బతింటుంది మరియు ఇది చిక్కుకున్న ఛార్జ్ లకు దారితీస్తుంది కాబట్టి మనం చూసినవి ఏమిటి థర్మల్ ఎవాపరేటర్ ఉపయోగిస్తున్న పదార్థాన్ని ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేటర్ ఉపయోగిస్తున్న 2 పదార్థాలను డిపాజిట్ చేయడానికి మనం చూశాము లోపలి నుండి ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపరేటర్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ ఛాంబర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది ఒకదానికి సమానమైనదని మీరు చూస్తున్నారు ఇది ఇప్పుడు మూసివేసిన ఛాంబర్ నేను చూపిస్తున్నది మీరు ఛాంబర్ ని తెరిచినప్పుడు ఎలా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీ సోర్స్ బాగానే ఉంది ఇక్కడ మీ సబ్స్ట్రేట్లు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు నేను ఈ సబ్ స్ట్రేట్ ని 45 డిగ్రీల కోణంలో ఉద్దేశపూర్వకంగా లోడ్ చేసాను ఎందుకంటే ఒక ప్రక్రియకు 45 డిగ్రీల వద్ద డిపాజిట్ చేయడానికి మెటల్ అవసరం అందువల్ల నేను ఇక్కడ చూపిన విధంగా సబ్స్ట్రెట్లు లోడ్ అవుతున్నాయి ఇది ఇక్కడ ఫ్లాట్గా ఉంది నేను ఈ విధంగా లోడ్ చేసిన సబ్స్ట్రేట్ను మీరు చూడవచ్చు కాబట్టి దీని గురించి చింతించకండి ఇది సరిగ్గా కనిపించే సబ్స్ట్రేట్ హోల్డర్ ఉందని అర్థం చేసుకోండి అప్పుడు ఒక షట్టర్ ఉంది మనకు షట్టర్ ఎందుకు అవసరం ఎందుకంటే ఇది కరిగించబడిందని మీరు సిద్ధమయ్యే వరకు మీరు షట్టర్ ఎప్పుడు తెరవడానికి ఇష్టపడరు 500 నానోమీటర్లను మీరు చేరుకుంటే డిపాజిట్ చేయండి మీరు 500 నానోమీటర్లకు చేరుకున్నప్పుడు ఈ షట్టర్ ను మూసివేయాలి ఇది షట్టర్ సరైనదేనా షట్టర్ అంటే అది షట్ డౌన్ అవుతుంది అది మెటీరియల్ను మరింత డిపాజిట్ చేయడాన్ని ఆపుతుంది ఎందుకంటే నేను షట్టర్ను నెట్టివేస్తే పదార్థం షట్టర్పై డిపాజిట్ అవుతుంది అది సబ్స్ట్రేట్కు చేరదు నేను షట్టర్ తెరిస్తే అప్పుడు మాత్రమే మెటీరియల్స్ సబ్స్ట్రేట్కు చేరుతాయి క్షమించండి మీరు ఇతర విషయాలను చూస్తున్నది ఏమిటంటే ఇ బీమ్ ఎవాపరేషన్ ఇక్కడ నుండి సంభవిస్తుంది అక్కడ ఒక అయస్కాంతం ఉంది మరియు ఈ అయస్కాంతం ఈ ప్రత్యేక ప్రాంతం నుండి ఇ బీమ్ రావడానికి కారణమవుతుంది కాబట్టి ఇక్కడ నుండి చూద్దాం ఇది ఈ ప్రత్యేక ప్రాంతం నుండి E బీమ్ ఎవాపరేషన్ కి కారణమవుతుంది మరియు ఓహ్ క్షమించండి ఎందుకంటే ఇ బీమ్ నిర్దిష్ట ప్రాంతాన్ని ఎవాపరేషన్ చేస్తుంది మరియు ఇది ఈ ప్రాంతంపై దృష్టి కేంద్రీకరిస్తుంది మరియు ఈ క్రింద ఈ మెటీరియల్ క్రింద శీతలీకరణ ప్రాంతం ఉంది మీరు ఇక్కడ చూస్తున్నది టర్బో మాలిక్యులర్ మీరు స్పష్టంగా చూస్తే అది ఛాంబర్ కి అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఇది గాలిని పీల్చుకుంటుంది మరియు వాక్యూంను సృష్టిస్తుంది కాబట్టి నేను తలుపు తెరిచినప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఒక క్రిస్టల్ ఉంది దీనిని క్వార్ట్జ్ క్రిస్టల్ మైక్రోబ్యాలెన్స్ అని పిలుస్తారు ఈ స్థానం ఎంత జరిగిందో అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు క్వార్ట్జ్ క్రిస్టల్ మైక్రోబ్యాలెన్స్ ఆల్రైట్ క్వార్ట్జ్కు పిజోఎలెక్ట్రిక్ ప్రాపర్టీ అని పిలువబడే ప్రాపర్టీ ఉంది అంటే మనం ఒత్తిడిని వర్తింపజేసేటప్పుడు వోల్టేజ్లో మార్పు ఉంది ఈ ప్రాపర్టీ ని మనం ఫిల్మ్ యొక్క మందం ఏమిటో అర్థం చేసుకోవచ్చు మరియు మందం చేరుకున్నప్పుడు మనం సిస్టమ్ను ప్రోగ్రామ్ చేయవచ్చు ఈ ప్రత్యేకమైన ఫిల్మ్film ఉన్నప్పుడు షట్టర్ మూసివేయబడుతుంది ఫిల్మ్ మందం చేరుకోగలదా లేదా మనకు కావలసిన మందంకి ఫిల్మ్ చేరుకున్నట్లయితే షట్టర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి QCM అనేది ఇ బీమ్ ఎవాపరేటర్ లేదా పివిడిలో సాధారణంగా ఉపయోగించే చాలా ముఖ్యమైన సాధనం ఈ ఫిల్మ్యొక్క మందం ఎంతవరకు డిపాజిట్ అయ్యిందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి ఇలా చెప్పి ఇప్పుడు మీకు ఫిసికల్ వేపర్ డిపాసిషన్ తెలుసు సరియైనదా కాబట్టి ఇప్పటి వరకు మనం చూసినవి 1 థర్మల్ ఆక్సీకరణ 2 థర్మల్ ఎవాపరేషన్ సరియైనదా 3 ఇ బీమ్ సరైనదేనా థర్మల్ ఎవాపరేషన్ మరియు ఇ బీమ్ ఎవాపరేషన్ని ఉపయోగించి మనం మెటల్ ని డిపాజిట్ చేయవచ్చు మనం సెమీకండక్టర్ను డిపాజిట్ చేయవచ్చు మనం ఇన్సులేటర్ను డిపాజిట్ చేయవచ్చు ప్రతి టెక్నిక్ లో కొంత లోపం ఉంటుంది ఇది టెక్నిక్ 2 మరియు టెక్నిక్ 3 థర్మల్ ఆక్సీకరణతో మనం చూసిన సిలికాన్ డయాక్సైడ్ లేదా SiO2 సరియైనదా సిలికాన్ డయాక్సైడ్ మనం ఇంత ఎందుకు చూశాము ఎందుకంటే మాస్ ఫెట్ ను తయారుచేసే ఫాబ్రికేషన్లో మనం మెటల్ ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మనం సిలికాన్ డయాక్సైడ్ను పెంచాలి మనం వేర్వేరు ఇన్సులేటర్ లను పెంచుకోవాలి మరియు అందువల్ల మనం అందుబాటులో ఉన్న అనేక పద్ధతులను పరిశీలిస్తున్నాము అందువల్ల మనం మాస్ ఫెట్ కోసం ప్రక్రియను రూపొందించగలము మరియు ఈ పరికరం మీకు తెలిసుంటే అప్పుడు మనం ఏ విధమైన రెసిపీ లను ఉపయోగించవచ్చో మనకు తెలుసు కాబట్టి ఫిసికల్ వేపర్ డిపాసిషన్ అంటే ఏమిటి మరియు మాస్ ఫెట్ ల కోసం ఫిసికల్ బాడీ పోసిషన్ ని ఎలా ఉపయోగించవచ్చో మీకు నేర్పడానికి ఇది కారణం కాబట్టి నేను ఈ నిర్దిష్ట సమయంలో మాడ్యూల్ను పూర్తి చేస్తాను మరియు అదే ఉపన్యాసం కోసం తదుపరి మాడ్యూల్లో మనం ఏమి చూస్తాము మనం ఇంకొక ఫిసికల్ వేపర్ డిపాసిషన్ పద్ధతిని చూస్తాము దీనిని మనం కెమికల్ వేపర్ డిపాసిషన్ కు వెళ్తాము అక్కడ కెమికల్ వేపర్ డిపాసిషన్ ను ఉపయోగించి వివిధ పదార్థాలను ఎలా డిపాజిట్ చేయవచ్చో మనకు నిజంగా అర్థం అవుతుంది నీటి ఆవిరితో సిలికాన్ స్పందించడం మీరు చూసిన విధంగా మీరు కెమికల్ వేపర్ డిపాసిషన్ను చూశారా Si 2H2O SiO2 2H2 సరియైనదా వెట్ ఆక్సీకరణలో మనం చూశాము అది కూడా తక్కువ ప్రెషర్ కెమికల్ వేపర్ డిపాసిషన్ అయిన LPCVD కాబట్టి ఈ పద్ధతిని అర్థం చేసుకోవడం కష్టం కాదని మీరు అర్థం చేసుకున్నారు విషయం ఏమిటంటే ఈ పద్ధతిని మనం తెలుసుకోవాలి కాబట్టి పరికరాల వాస్తవ ఫ్యాబ్రికేషన్ లో మనం దీన్ని ఉపయోగించవచ్చా కాబట్టి ఈ ఉపన్యాసం మరోసారి సరిగ్గా అర్థం చేసుకోవాలని నేను ఈ రోజు మీకు చెప్పిన ఈ ప్రత్యేకమైన విషయం చదవండి తరువాతి తరగతిలో నేను మిమ్మల్ని చూస్తాను అన్ని ఉపన్యాసాలను మరోసారి అర్థం చేసుకోండి మరియు మేము ఉపన్యాసానికి చేరుకున్న తర్వాత మీరు నన్ను ప్రశ్నలు అడగండి దీనిలో మాస్ ఫెట్ ఎలా ఫ్యాబ్రికేట్ చేయబడిందో నేను మీకు చూపించగలను ఆ తర్వాత మీకు అర్థం కాకపోతే మీరు నా ప్రశ్నలను సరిగ్గా అడగండి అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు నేను మీకు నేర్పించిన విషయాలను చూడండి ఇవి చాలా ముఖ్యమైన విషయాలు ఇది మీ ఫిసికల్ వేపర్ డిపాసిషన్ సరైనదేనా మరియు మేము తరువాతి తరగతిలో కలిసిన వెంటనే నేను మీకు మెటీరియల్ ని డిపాజిట్ చేసే యాంత్రిక మార్గాన్ని చూపించడం మొదలుపెడతాను మరియు అది మీ స్పట్టరింగ్ సరైనది అంటే సరిగ్గా ఒక స్పటరింగ్ అంటే ఏమిటో వివరిస్తాను మీరు జాగ్రత్తగా ఉండండి నేను మిమ్మల్ని తదుపరి తరగతి చూస్తాను బై